కాబట్టి చివరి మాడ్యూల్లో మెటల్స్ సెమీకండక్టర్స్ మరియు ఇన్సులేటర్స్ డిపాజిట్ చేయడానికి ఫిసికల్ వేపర్ డిపాసిషన్ పద్ధతిని ఎలా ఉపయోగించవచ్చో మనం చూశాము ఇప్పుడు ఈ ఉపన్యాసం లేదా మాడ్యూల్లోని అంశం కెమికల్ వేపర్ డిపాసిషన్ పై ఉంది కాబట్టి మనం కెమికల్ వేపర్ డిపాసిషన్ కు వెళ్ళే ముందు స్పట్టరింగ్ అని పిలువబడే మరో టెక్నిక్ ని చూద్దాం స్పట్టరింగ్ వర్షపు చుక్క ప్రభావానికి సమానంగా ఉంటుంది మీరు మెటల్ పై కప్పు పై వర్షపు చుక్క పడే శబ్దం వింటే అది స్పట్టరింగ్ శబ్దం లాగా ఉంటుంది ఆటం ఫై ఆటం మీరు నిజంగా వేఫర్ పై డిపాజిట్చేస్తారు ఆటం ఫై ఆటం అని చెప్పుకుందాంమీరు సోర్స్ నుండి తొలగించి వేఫర్ డిపాజిట్ చేస్తారు ఛాంబర్ లోపల ఏమి ఉంది ఈ ప్రత్యేక స్లయిడ్లో స్పట్టరింగ్ ఏదో చూద్దాం మీకు లక్ష్యం ఉంది మరియు మీరు యానోడ్ మరియు కాథోడ్ మధ్య వోల్టేజ్ను వర్తింపజేస్తారు మీరు మీ వేఫర్ ను అడుగున ఉంచండి మీరు మీ వేఫర్ ను లోడ్ చేయండి మీరు చాలా ఎక్కువ వోల్టేజ్ను వర్తింపజేస్తారు మరియు మీరు ఆర్గాన్ను ప్రవేశ పెడతారు ఏమి జరుగుతుంది వాయు వాహక మరియు ఉత్పత్తి అయిన అయాన్లను అప్పుడు వేగంగా స్ట్రైక్ చేయడానికి ప్లాస్మా సిద్ధంగా ఉంటుంది ఈ అయాన్లు సాధారణంగా ఆర్గాన్ చేత లక్ష్యాన్ని బొంబార్డ్ చేస్తాయి లక్ష్యం యొక్క బొంబార్డుమెంట్ కారణంగా ఆటం లు మీ లక్ష్యం నుండి తొలగిపోతాయి మరియు లక్ష్యం వైపు చుక్క చుక్కలు గా పడటం ప్రారంభిస్తాయి మరియు మీరు వేఫర్ పై ఫిల్మ్ డిపాజిట్ అవడాన్ని గమనించవచ్చు అయాన్లు లక్ష్యం నుండి ఆటంను ఢీకొడతాయి డిపాసిషన్ జరిగే సబ్ స్ట్రేట్కి అవి రవాణా చేయబడతాయి ఆటంలను తొలగించే యాంత్రిక మార్గం ఇది అందుకే వీటిని ఫిల్మ్ ను డిపాజిట్ చేసే యాంత్రిక మార్గం అని కూడా అంటారు అనేక రకాలైన పదార్థాలను డిపాజిట్ చేయవచ్చు ఎందుకంటే పదార్థం రసాయన లేదా ఉష్ణ ప్రక్రియ కాకుండా యాంత్రిక ప్రక్రియ ద్వారా వేపర్ ఫేస్ లో ఉంచబడుతుంది ఇక్కడ ప్రయోజనం ఏమిటి అధిక ఛాంబర్ ప్రెషర్ కారణంగా పదునైన టోపోలాజీల యొక్క అద్భుతమైన స్టెప్ కవరేజ్ లక్ష్య పదార్థాలు వేఫర్ ల వైపు ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద మొత్తంలో చెల్లాచెదురైన సంఘటనలకు కారణమవుతాయి నిర్దిష్ట ప్రక్రియలో చాలా ఎక్కువ ఛాంబర్ ప్రెషర్ అవసరం LED వంటి పదునైన టోపోలాజీలు అవసరం ఈ కుళాయిని ఇలా కోట్ చేయండి మీరు పదునైన టోపోలాజీ యొక్క అద్భుతమైన స్టెప్ కవరేజ్ ని కలిగి వుండాలనుకుంటే థర్మల్ ఎవాపరేషన్ లేదా ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేషన్ తో పోలిస్తే స్పట్టరింగ్ మంచిది ఛాంబర్ ప్రెషర్ మరియు ఆర్ఎఫ్ పవర్ ద్వారా ఫిల్మ్ స్ట్రెస్ని కొంతవరకు నియంత్రించవచ్చు స్పట్టరింగ్ అనేక రకాలు డిసి స్పట్టరింగ్ ఆర్ఎస్ స్పట్టరింగ్ ఆర్ఎఫ్ మాగ్నెట్రాన్ స్పట్టరింగ్ మీరు ఛాంబర్ ప్రెషర్ ని మార్చవచ్చు ఆర్ఎఫ్ పవర్ మరియు ఫిల్మ్ స్ట్రెస్ని కూడా నియంత్రించవచ్చు ఇక్కడ మీరు పరికరాలను చూడవచ్చు మీరు వేఫర్ను లోడ్ చేయండి మరియు మీరు ఈ నిర్దిష్ట విభాగాన్ని ఉపయోగించి మీ వోల్టేజ్ మరియు పవర్ ని మార్చవచ్చు మరియు ఇది వాక్యూమ్ పంప్కు అనుసంధానించబడి ఉంటుంది ఇది మీ టర్బో మాలిక్యులర్ పంప్ స్ట్రెస్ ని కొలవడానికి వాక్యూమ్ గేజ్ ఉంది మరియు తరువాత ఆర్ఎఫ్ సోర్స్ లేదా డిసి సోర్స్ ఉంటుంది ఆర్గాన్ అయాన్ చాలా అధిక వోల్టేజ్ వద్ద చేర్చబడినప్పుడు అయాన్లు కొట్టబడతాయి ఇది సోర్స్ నుండి ఆటంలను తొలగిస్తుంది కెమికల్ వేపర్ డిపాసిషన్ అంటే ఏమిటి కెమికల్ వేపర్ డిపాసిషన్ లేదా సివిడి నాన్ వోలటైల్ సాలిడ్ ఫిల్మ్ యొక్క నిర్మాణం ఇప్పుడు రియాక్టెంట్ వాయువులను రియాక్షన్ చాంబర్లోకి ప్రవేశ పెడతారు అవి వేడిచేసిన ఉపరితలం వద్ద ఫిల్మ్ ని ఏర్పరచడానికి డీకంపోజ్ మరియు రియాక్ట్ అవుతాయి మీరు ఫిల్మ్ ఏర్పడడాన్ని గమనిస్తారుఇది థిన్ ఫిల్మ్ టెక్నాల జి కాబట్టి కెమికల్ వేపర్ డిపాసిషన్ విధము ఏమిటి వాతావరణ పీడనం సివిడి అల్పపీడనంసివిడి CVD ప్లాస్మా మెరుగుపరచబడింది సివిడిCVD మెటల్ ఆర్గానిక్ సివిడిCVD ఫోటోకెమికల్ సివిడిCVD లేజర్ సివిడిCVD కెమికల్ బీమ్ ఎపిటాక్సి కెమికల్ వేపర్ ఇన్ ఫిల్టరేషన్ లోప్రెషర్ సివిడి CVD అనేది ప్లాస్మా ఎన్ హాన్సడ్ కెమికల్ వేపర్ డిపాసిషన్ సివిడి CVD వ్యవస్థలో మీ వద్ద హై ఎనర్జీ హీటెడ్ ప్లాస్మా సబ్ స్ట్రేట్ మరియు ఛాంబర్ ఉన్నాయి మూల వాయువు ఉంది దానిని మనంప్రవేశపెడతాము మరియు ప్రతిచర్య సబ్ స్ట్రేట్ పై సంభవిస్తుంది మరియు తరువాత ఉత్పత్తి వేఫర్పై డిపాజిట్ చేయబడుతుంది ఉష్ణోగ్రత100oCనుండి500oC వరకు ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇది 1200oC వరకు వెళుతుంది

ఎల్ పిసివిడి LPCVD లేదా లోప్రెషర్ కెమికల్ వేపర్ డిపాసిషన్ ను యూనిఫామ్ ఫిల్మ్ లో ఉపయోగించవచ్చు తడి ఆక్సీకరణలో మనకు కొన్ని నానోమీటర్లు మరియు 0 1 మైక్రాన్ మందం మాత్రమే ఉంటుంది కాబట్టి డిపాసిషన్ చాలా నెమ్మదిగా ఉంటుంది మరియు అందుకే పివిడి వేఫర్ లతో పోలిస్తే మందం మరింత యూనిఫామ్ గా ఉంటుంది క్వార్ట్జ్ మెటీరియల్ ఇప్పుడు 1 నుండి 1000 మిల్లీ టార్ వరకు గ్యాస్ స్ట్రెస్ తక్కువ ప్రెషర్ అంటే సబ్ స్ట్రేట్ నుండి వాయువు యొక్క అధిక డిఫ్యూసివిటీ LPCVD యొక్క మరొక ప్రయోజనం మెరుగైన స్టెప్ కవరేజ్ ఫిల్మ్ యూనిఫామ్ మరియు తక్కువ లోపాలు కానీ ఉష్ణోగ్రత 700oC కన్నా ఎక్కువ సిలికాన్ డయాక్సైడ్ విషయంలో ఇది 1150 నుండి 1200oC వరకు ఉంటుంది ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది పిఇసివిడి PECVD లో ప్రతిచర్య సంభవించే ఛాంబర్ ఉంది ప్లాస్మా ఉత్పత్తి అవుతుంది మీరు సబ్ స్ట్రేట్ లోడ్ చేయవచ్చు వేఫర్ను ఉంచండి మరియు సబ్ స్ట్రేట్పై లోడ్ చేయవచ్చు ప్లాస్మా ఉత్పత్తి అవుతుంది రసాయన ప్రతిచర్యలు పదార్థాలను సబ్ స్ట్రేట్ పై డిపాజిట్ చేస్తాయి వాక్యూమ్ పంప్ ఉంది మనకి తక్కువ ఆర్డర్ యొక్క వాక్యూమ్ అవసరం ప్లాస్మా ఎన్ హాన్స్ డ్ సివిడి లో తక్కువ ఉష్ణోగ్రత మరియు ప్రెషర్ వద్ద గ్యాస్ ఆటంలను విచ్ఛిన్నం చేయడానికి ప్లాస్మా సహాయ పడుతుంది అందుకే దాని అనువర్తనం ప్లాస్టిక్పై ఉంది నేను 700oC లేదా అంతకంటే ఎక్కువ ప్లాస్టిక్ను ఉపయోగిస్తే అది కాలిపోతుంది నేను ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ కలిగి ఉండాలనుకుంటే మరియు నాకు ఇన్సులేటర్ ఫిల్మ్ కావాలంటే నేను ప్లాస్మా ఎన్ హన్సడ్ కెమికల్ వేపర్ డిపాసిషన్ ఉపయోగించవచ్చు పివిడి కంటే సివిడి యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఏమిటి పివిడి కంటే సివిడి యొక్క ప్రయోజనాలు మంచి పునరుత్పత్తి మరియు అధిక వృద్ధి రేటు సాధ్యమే ఇది ఆవిరైపోయే కష్టతరమైన పదార్థాలనుడిపాజిట్ చేస్తుంది ఇది ఎపిటాక్సియల్ ఫిల్మ్లను పెంచుతుంది ఇది మంచి ఫిల్మ్ల నాణ్యత మరియు మరింత కన్ఫార్మల్ స్టెప్ కవరేజీని కలిగి ఉంది ప్రతికూలతలు అధిక ప్రక్రియ ఉష్ణోగ్రతలు సంక్లిష్ట ప్రక్రియలు కరోసివ్ మరియు టాక్సిక్ వాయువులు ఫిల్మ్ స్వచ్ఛంగా ఉండకపోవచ్చు స్టెప్ కవరేజ్ అంటే ఏమిటి

మీరు సివిడి లేదా కెమికల్ వేపర్ డిపాసిషన్ గురించి మాట్లాడితే పివిడితో పోలిస్తే మీరు ఖచ్చితమైన లేదా మెరుగైన దశ కవరేజీని చూడవచ్చు దీని వెనుక భౌతికశాస్త్రం చాలా ఉంది కోణం ఏమిటి మూలానికి సంబంధించి మనం వేఫర్ ను 90oవద్ద ఎందుకు ఉంచాలి

ఇప్పుడు మీ వద్ద సిలికాన్ ఉంటే మీరు ఆక్సైడ్ను పెంచుకోవచ్చు మీరు ఏదైనా పదార్థాన్ని డిపాజిట్ చేయవచ్చు

తదుపరి తరగతిలో ఫోటోలిథోగ్రఫీని అర్థం చేసుకుందాం మీరు ఫోటోలిథోగ్రఫీని అర్థం చేసుకున్న తర్వాత మనం మన మాస్ ఫెట్ ను ఎలా తయారు చేయవచ్చో చూస్తాము నేను మన మాస్ ఫెట్ ను తయారు చేస్తాను

ఫోటోలిథోగ్రఫీ అంటే ఏమిటో తదుపరి తరగతిలో మనం నేర్చుకుందాం కాబట్టి అప్పటి వరకు జాగ్రత్త వహించండి

బై